పేటెంటబిలిటీ సెర్చ్ వేర్వేరు సాంకేతిక పరిజ్ఞానంలో ప్రత్యేకత కలిగి ఉంటారు పేటెంటబిలిటీ సెర్చ్ వేర్వేరు సాంకేతిక పరిజ్ఞానంలో ప్రత్యేకత కలిగి ఉంటారు వారు ఎలక్ట్రికల్ కెమికల్ మెటలర్జికల్ లేదా ఎలక్ట్రానిక్ మరియు బయోటెక్నాలజీలో నైపుణ్యం కలిగిన వారు కావచ్చు వారు ఎలక్ట్రికల్ కెమికల్ మెటలర్జికల్ లేదా ఎలక్ట్రానిక్ మరియు బయోటెక్నాలజీలో నైపుణ్యం కలిగిన వారు కావచ్చు లేదా వారు కంప్యూటర్ సంబంధిత ఆవిష్కరణలలో లేదా మెకానికల్ ఆవిష్కరణలలో ప్రత్యేకత పొందవచ్చు లేదా వారు కంప్యూటర్ సంబంధిత ఆవిష్కరణలలో లేదా మెకానికల్ ఆవిష్కరణలలో ప్రత్యేకత పొందవచ్చు కాబట్టి మీరు ఒక సెర్చర్ కూడా ఉండవచ్చు కాబట్టి మీరు ఒక సెర్చర్ కూడా ఉండవచ్చు కాబట్టి శోధన ఫలితాలు అనేవి వేర్వేరు రంగాలను శోధించిన వేర్వేరు సెర్చర్ తో చర్చిస్తారు కాబట్టి శోధన ఫలితాలు అనేవి వేర్వేరు రంగాలను శోధించిన వేర్వేరు సెర్చర్ తో చర్చిస్తారు కాబట్టి శోధన కోసం ఒక బడ్జెట్ ఉంది మరియు మీరు ఆ బడ్జెట్ పరిధిలో ఏమి చేయాలో వివరిస్తారు కాబట్టి శోధన కోసం ఒక బడ్జెట్ ఉంది మరియు మీరు ఆ బడ్జెట్ పరిధిలో ఏమి చేయాలో వివరిస్తారు శోధన పేటెంట్ ఉన్న పదార్థాలకు మాత్రమే పరిమితం చేయాలా వద్దా అని ఇప్పుడు మీరు ఆ సెర్చర్ కి వివరిస్తారు శోధన పేటెంట్ ఉన్న పదార్థాలకు మాత్రమే పరిమితం చేయాలా వద్దా అని ఇప్పుడు మీరు ఆ సెర్చర్ కి వివరిస్తారు ఇప్పుడు మీరు భారతీయ పేటెంట్ను దాఖలు చేస్తుంటే మీరు సాధారణంగా శోధన భారతీయ పేటెంట్ల గురించి చేయాలనుకుంటారు ఇప్పుడు మీరు భారతీయ పేటెంట్ను దాఖలు చేస్తుంటే మీరు సాధారణంగా శోధన భారతీయ పేటెంట్ల గురించి చేయాలనుకుంటారు మరియు ప్రయర్ ఆర్ట్ శోధన కూడా చేస్తారు మరియు ప్రయర్ ఆర్ట్ శోధన కూడా చేస్తారు లేదా మీ శోధన ఒక విదేశీ నిర్దిష్ట అధికార పరిధిలోకి ప్రవేశించాలంటే అప్పుడు మీరు ఆ నిర్దిష్ట అధికార పరిధిలో ఈ ఆవిష్కరణ పేటెంట్ చేయగల అవకాశo ఉందో లేదో అర్థం చేసుకోవాలి లేదా మీ శోధన ఒక విదేశీ నిర్దిష్ట అధికార పరిధిలోకి ప్రవేశించాలంటే అప్పుడు మీరు ఆ నిర్దిష్ట అధికార పరిధిలో ఈ ఆవిష్కరణ పేటెంట్ చేయగల అవకాశo ఉందో లేదో అర్థం చేసుకోవాలి కాబట్టి శోధనలో పేటెంట్ సాహిత్యం మరియు పేటెంట్ కాని సాహిత్యం ఉండాలని కూడా మీరు నిర్దేశించవచ్చు కాబట్టి శోధనలో పేటెంట్ సాహిత్యం మరియు పేటెంట్ కాని సాహిత్యం ఉండాలని కూడా మీరు నిర్దేశించవచ్చు కాబట్టి ఇలాంటి అన్ని సందర్భాల్లో మీరు శోధన యొక్క పరిధిని వివరిస్తే దాని ఆధారంగా శోధన నివేదిక రూపొందించబడుతుంది కాబట్టి ఇలాంటి అన్ని సందర్భాల్లో మీరు శోధన యొక్క పరిధిని వివరిస్తే దాని ఆధారంగా శోధన నివేదిక రూపొందించబడుతుంది ఇప్పుడు మీరు పరిగణించే నాల్గవ విషయం ఏమిటంటే ఖర్చు ఇప్పుడు మీరు పరిగణించే నాల్గవ విషయం ఏమిటంటే ఖర్చు సాధారణంగా ఒక శోధన ఖర్చు నిర్ణయించబడుతుంది సాధారణంగా ఒక శోధన ఖర్చు నిర్ణయించబడుతుంది కానీ కొన్ని సందర్భాల్లో అవి ఒక సాంకేతిక రంగం యొక్క సంక్లిష్టత వలన ఆ సాంకేతికతపై ఒక సెర్చర్ ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో అవి ఒక సాంకేతిక రంగం యొక్క సంక్లిష్టత వలన ఆ సాంకేతికతపై ఒక సెర్చర్ ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది అప్పుడు ఖర్చు ఇంతే పెట్టాలి అని చెప్పలేం అప్పుడు ఖర్చు ఇంతే పెట్టాలి అని చెప్పలేం అదనపు గంటలు ఖర్చు చేయడాన్ని బట్టి పారితోషికం లేదా ఫీజు మారుతుంది అదనపు గంటలు ఖర్చు చేయడాన్ని బట్టి పారితోషికం లేదా ఫీజు మారుతుంది ఐదవ విషయం ఏమిటంటే అభ్యర్థన లేఖ ద్వారా శోధన యొక్క ఆదేశాన్ని నిర్దేశించడం ఐదవ విషయం ఏమిటంటే అభ్యర్థన లేఖ ద్వారా శోధన యొక్క ఆదేశాన్ని నిర్దేశించడం ఇప్పుడు ఇది శోధించాల్సిన అవసరం ఉందని సెర్చర్ కి రాయడం ద్వారా జరుగుతుంది ఇప్పుడు ఇది శోధించాల్సిన అవసరం ఉందని సెర్చర్ కి రాయడం ద్వారా జరుగుతుంది ఇది భారత పేటెంట్ కార్యాలయం అయితే ఈ ఆవిష్కరణను భారత పేటెంట్ కార్యాలయంలో దాఖలు చేయాలని మనకు తెలుసు ఇది భారత పేటెంట్ కార్యాలయం అయితే ఈ ఆవిష్కరణను భారత పేటెంట్ కార్యాలయంలో దాఖలు చేయాలని మనకు తెలుసు మరియు మీరు అన్ని భారత పేటెంట్లను శోధించాలనుకుంటున్నారు మరియు మీరు అన్ని భారత పేటెంట్లను శోధించాలనుకుంటున్నారు ఆవిష్కరణకు సంబందించిన వివరణ లేదా డ్రాయింగ్ వంటి మరికొంత సమాచారం ఉంటే అది మరింత స్పష్టతను ఇస్తుంది ఆవిష్కరణకు సంబందించిన వివరణ లేదా డ్రాయింగ్ వంటి మరికొంత సమాచారం ఉంటే అది మరింత స్పష్టతను ఇస్తుంది అప్పుడు మీరు దానిని సెర్చర్ కి నిర్దేశిస్తారు అప్పుడు మీరు దానిని సెర్చర్ కి నిర్దేశిస్తారు మీరు ఆవిష్కరణగా భావించే కొత్త లక్షణాలు ఉంటే ఇవి ఆవిష్కరణ కొత్త లక్షణాలు అని మీరు సెర్చర్ కి చెబుతారు మీరు ఆవిష్కరణగా భావించే కొత్త లక్షణాలు ఉంటే ఇవి ఆవిష్కరణ కొత్త లక్షణాలు అని మీరు సెర్చర్ కి చెబుతారు కాబట్టి ఆవిష్కరణ లక్షణాలను పోల్చి పేటెంట్ లేని లేదా పనికిరాని లక్షణాలను వదిలివేయడం జరుగుతుంది కాబట్టి ఆవిష్కరణ లక్షణాలను పోల్చి పేటెంట్ లేని లేదా పనికిరాని లక్షణాలను వదిలివేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు మీ అభ్యర్థన లేఖలో గడువును కూడా నిర్దేశిస్తారు ఇప్పుడు మీరు మీ అభ్యర్థన లేఖలో గడువును కూడా నిర్దేశిస్తారు కాబట్టి శోధన ఒక సమయ వ్యవధిలో జరుగుతుంది కాబట్టి శోధన ఒక సమయ వ్యవధిలో జరుగుతుంది ఈ పనిలో అదనపు పని ఉంటే నిబంధనలు సరళంగా ఉంటాయి ఈ పనిలో అదనపు పని ఉంటే నిబంధనలు సరళంగా ఉంటాయి కాబట్టి అవసరమైతే అదనపు పని చేయడానికి ఆ వ్యక్తికి మీరు మరింత అధికారం ఇస్తారు కాబట్టి అవసరమైతే అదనపు పని చేయడానికి ఆ వ్యక్తికి మీరు మరింత అధికారం ఇస్తారు